డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి చర్చించుకుందాం గత వారం అంతా మనం 5 మాడ్యూల్స్ లో రిలేషనల్ డేటాబేస్ డిజైన్ గురించి చర్చించుకున్నాము లోతుగా వాటి యొక్క వివిధ అంశాలను చూసాము మనం ఇప్పుడు ప్రధాన సమస్య లోకి వెళ్తే అసలు రిలేషనల్ డేటాబేస్ డిజైన్ చేయటం కొత్త డేటా ని సృష్టించటం పాత డేటా తీసివేయడం మరియు మరికొన్ని చూస్తాము కాబట్టి మనం ఈ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక భావాలను వెబ్ అప్లికేషన్ గురించి నేర్చుకుందాం కాబట్టి ఇవి మనం నేర్చుకోబోయే ఉచిత విషయాలు మనం మొదట అప్లికేషన్ ప్రోగ్రామ్స్తో ప్రారంభిస్తాం పరిస్థితి ఏమిటంటే మన దగ్గర రిలేషనల్ డేటాబేస్ డిజైన్ ఉంది కాదు మరియు ఇది మనం ఆశించినట్టుగా లేదా ఇష్టపడేట్టు గా ప్రదర్శించదగిన మార్గం కాదు సాధారణంగా అప్లికేషన్ ప్రోగ్రాం పొందవచ్చు ఇది నేరుగా యూసర్ తో ఇంటరాక్ట్ అంటే ఏమిటి బ్యాక్ఎండ్ గురించి అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఇప్పుడు మనం చారిత్రాత్మకంగా చూస్తే ఇక్కడ మనం మూడు దశలు మాత్రమే చూస్తున్నాం ప్రారంభంలో 60s మరియు 70s లో మొదటి డేటాబేస్ అప్లికేషన్స్ జరిగేది మరియు ప్రత్యక్ష కనెక్షన్ ద్వారా డేటా ఉన్న మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లపై అనువర్తనాలు ఇప్పుడు ఉన్నాయి ఫ్రంటెండ్ లేదా బహుళ సంస్థలు అని పిలుస్తాం మనం దీనినే ఎక్స్ట్రా నెట్ చేయబడుతుంది వెబ్ ఇంటర్ఫేస్ మరియు ప్రతి సంస్థ కార్యకలాపాలు కూడా ERP ఇప్పుడు వెబ్ ఆధారితమైనవి మరియు ఇది వాస్తవ ప్రమాణంగా మారింది వెబ్ ఇంటర్ఫేస్లో మరియు తరువాత దశలో గణనీయమైన తేడాలు ఉన్నాయి ఈ సందర్భంలో మొబైల్ అనువర్తనాల యొక్క నిర్దిష్ట అవసరాల గురించి కూడా చర్చిస్తాము ఈ అనువర్తనాలను ఎలా నిర్మించాలో వివరాల పరంగా మనము ముందుకు వెళ్ళే ముందు వెబ్ యొక్క ప్రాథమిక భావనలను మనం పరిచయం చేసుకోవాలి మనము వాటిని వెబ్ ఫండమెంటల్స్ అని పిలుస్తాము వెబ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేయగలవు ఇవి ఇతర సర్వర్లలో ఉన్నాయి

ఇప్పుడు సహజంగానే మనము వెబ్లో పనిచేసేటప్పుడు వేర్వేరు వనరులను సూచించే కార్యాచరణను కలిగి ఉండాలి మరియు ఇది URL లేదా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ యొక్క నిర్దిష్ట స్థానాన్ని గుర్తించి సూచించగల ఒక విధానం మీ అందరికీ URL లతో పరిచయం ఉన్న అటువంటి URL యొక్క ఉదాహరణను ఇక్కడ చూపిస్తున్నాను కానీ విభిన్న భాగాలను పరిశీలించడానికి మొదటి భాగం http ఈ http వాస్తవానికి కంటెంట్ యాక్సెస్ చేయబడే విధానాన్ని తెలియజేస్తుంది మరియు దీనిని సాధారణంగా ప్రోటోకాల్ చేయడానికి అనుమతిస్తుంది రెండు ఫార్వర్డ్ స్లాష్ మరియు అసలు యంత్రానికి IP చిరునామాగా మీరు అర్థం చేసుకుంటారు మరియు మనము ఆ వివరాలలోకి వెళ్ళము కాని మనకు ఇక్కడ www dot acm dot org ఇంటర్నెట్ ను గుర్తిస్తుంది కాబట్టి URL ను అనేక ఇతర మార్గాల్లో కూడా ఉపయోగించవచ్చు ఉదాహరణకు మెషీన్ http కాదు ప్రోటోకాల్ అనేది ఫైల్ ప్రోటోకాల్ ఫైల్ ఇది వాస్తవానికి నా స్థానిక యంత్రాలలో నివసిస్తుంది నేను దానిని చూడటానికి రెండు మార్గాలు చూపించాను మరియు మీరు రెండు రూపాల మధ్య చూస్తారు మీరు రెండవ ఫారమ్ ని గుర్తిస్తుంది అదేవిధంగా ఈ URL చివరి ఉదాహరణలో కూడా మీరు చూడవచ్చు www dot గూగుల్ డాట్ కామ్ నేను URL ను ఉంచే ప్రాథమిక యంత్రం మరియు తరువాత మిగిలినది శోధన వాస్తవానికి ఇది శోధనను చేయమని నేను చెప్పే ఒక డాక్యుమెంట్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం లేదా URLl యాదృచ్ఛికంగా మీకు URL తో పాటు URI మరియు URN వంటి పేర్లు కూడా ఉండవచ్చు అవి ఒకదానికి ఒకటి సంబందం ఉన్నవి కానీ ఈ వెన్ డయాగ్రమ్ పేరు ఏమిటి అని URN చెబుతుంది మరియు అది ఎక్కడ దొరుకుతుందో URL చెబుతుంది మరియు సాధారణంగా URI పేరు లేదా చిరునామా లేదా రెండూ కావచ్చు మన చర్చ యొక్క ఈ సందర్భంలో మనము URL అనే పదాన్ని మాత్రమే ఉపయోగించడం కొనసాగిస్తాము కాని మీరు టెక్స్ట్లో వాటిని చూసినట్లయితే మిగతా రెండు పదాల గురించి మీరు తెలుసుకోవాలని నేను కోరుకున్నాను http HTML హైపర్ టెక్స్ట్ లింక్స్కు తిరిగి పంపబడుతుంది మరియు సర్వర్ ద్వారా చర్య తీసుకోబడుతుంది http ఆ బదిలీ విధానంలో సహాయపడుతుంది కాబట్టి ఇక్కడ ఒక నమూనా HTML కోడ్ ఉంది తదుపరి స్లైడ్లో దీని ప్రభావాన్ని మీకు చూపిస్తాను కాబట్టి మీరు ఇక్కడ చూస్తే వీటిని ట్యాగ్ అని పిలుస్తారు మరియు ఇది ఒక రకమైన ట్యాగ్లు సంజ్ఞామానం రూపంలో ఇవ్వబడతాయి దీనికి ఓపెనింగ్ సమూహ పద్ధతిలో వ్రాయవచ్చు ఇక్కడ నాకు HTML ఉందని ఇది బాడీ

మీకు నిజంగానే HTML లో టెక్స్ట్ అని చెప్తున్నాము మరియు ఇది ఎంపికల పరంగా ఇక్కడ వ్రాయబడింది మొదటి ఎంపిక స్టూడెంట్కు తిరిగి పంపబడుతుంది ఇది HTML యొక్క ప్రాథమిక విధానం మీరు దాని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోవచ్చు కాబట్టి ఒక URL లోని డాక్యుమెంట్ పేరు ఉత్పత్తి చేసే ప్రోగ్రామ్ను మీరు అభ్యర్థనను పంపినప్పుడు వాస్తవానికి కలిగి ఉండవచ్చు ఉదాహరణకు మీరు గూగుల్ చేస్తున్నప్పుడు www q silberschatz అన్నారు వాస్తవానికి ఆ ప్రదేశంలో ప్రస్తుతం HTML లేదు ఇది శోధన ఫలితాన్ని కలిగి ఉంది కానీ బదులుగా ఈ ఫారమ్ యొక్క సమర్పణ ఆధారంగా అమలు చేయబడే ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు అది ఒక HTML డాక్యుమెంట్ ని ఉత్పత్తి చేస్తుంది అది ఉత్పత్తి అయిన తర్వాత ఇది మీ వెబ్ బ్రౌజర్కు తిరిగి పంపబడుతుంది కాబట్టి అది ఒక ప్రాథమిక విధానం మీరు వెబ్ లేదా CGI అని పిలుస్తారు కాని ఇప్పుడు మనకు అదే పని చేయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి ఈ సందర్భంలో మనము చర్చించటం ప్రారంభించిన ప్రాథమిక మూడు లేయర్లు ఇక్కడ ఉన్నాయి ఇది అప్లికేషన్ కావచ్చు కాబట్టి మీరు అభ్యర్థన పంపినప్పుడు ఇది సర్వర్ చేత స్వీకరించబడుతుంది వెబ్ సర్వర్ ఏదో ఒక ఫలితాన్ని HTML ను లెక్కిస్తుంది మరియు అది బ్రౌజర్కు తిరిగి పంపుతుంది మరియు పరస్పర చర్య కొనసాగుతూనే ఉంటుంది బ్రౌజర్ చేయబడే చాలా విలక్షణమైన మార్గం మరియు ఇవి సాధారణంగా మనం కనుగొనే మూడు లేయర్లు లేదా మూడు టైర్లు తరచుగా వాస్తవానికి మూడు టైర్ రెండవ లేయర్ అవుతుంది కాబట్టి మనం తరచుగా చేయాలనుకుంటున్నాము మనం చేసే కారణం నేను మూడు లేయర్ల వీక్షణకు తిరిగి వెళ్తాను మనకు వెబ్ సర్వర్ కావచ్చు కాబట్టి ఇవన్నీ అవకాశాలు మరియు మనం కనెక్ట్ చేసే విధానం ఈ అప్లికేషన్ను వ్రాసే విధానం ఈ సర్వర్లు ఒకదానికొకటి అనుసంధానించబడిన విధానంపై ఆధారపడి ఉండవు అవి నెట్ ద్వారా అనుసంధానించబడి వ్రాసినట్లుగా మనము తరచుగా ఊహిస్తాము ఒక విధంగా అవి LAN ద్వారా అనుసంధానించబడినప్పుడు లేదా అవి ఒకే మెషీన్లో ఉన్నప్పుడు కూడా అదే విధంగా పని చేస్తాయి ఇప్పుడు http ప్రోటోకాల్ పరంగా ఒక విషయం ఏమిటంటే అది కనెక్షన్లెస్ ఎంచుకొని నాకు HTML ను తిరిగి ఇస్తుంది http లూప్ మూసివేయబడుతుంది

కాబట్టి ఇలా జరుగుతుంది మరియు నేను దాని ఆధారంగా మళ్ళీ సబ్మిట్ చేస్తాను కాబట్టి నేను Gmail mail com కి వెళ్ళాను మరియు నేను దానిని సబ్మిట్ చేసాను మరియు యూజర్ ఐడిలో ఉండదు నా లాగిన్ సబ్మిషన్ను చూడాలనుకుంటే అది క్రొత్త ప్రశ్నగా ఉండాలి మరియు ఇది మునుపటి ప్రశ్న నుండి ఏది గుర్తుపెట్టుకోదు ఈ కనెక్షన్ లెస్ ప్రాపర్టీ ఉన్న ప్రతిసారీ ఇది కనెక్షన్ లెస్ అవుతుంది సహజంగానే నా ఉద్దేశ్యం ఏమిటంటే సర్వర్ నుండి లోడ్ తగ్గించడానికి ఏమి కారణాలు ఉన్నాయి కానీ సహజంగానే పరిణామాలు ఒక రిక్వెస్ట్ రెస్పాన్స్ లూప్కు నేను లాగిన్ అయినట్లు తెలియదు ఎందుకంటే ఆ సెషన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు మరియు నేను క్రొత్త రిక్వెస్ట్ చేస్తున్నాను అది నాకు మొదటి మెయిల్ చూపిస్తుంది మరియు మొత్తం బాడీ ని చూడాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఒక రిక్వెస్ట్ నుండి మరొకదానికి తీసుకువెళ్ళే సమాచారం లేదు ఇది http తో పనిచేయడం కష్టతరం చేస్తుంది కాబట్టి దానికి పరిష్కారం కుకీ అని పిలుస్తారు కాబట్టి కుకీ ద్వారా పంపబడుతుంది మరియు బ్రౌజర్ ఏమి చేస్తుంది ఇది మొదటిసారి జరుగుతుంది మనము నా బ్రౌజర్లో లేదా స్థానికంగా ఇక్కడ ఉంచగలదు మరియు ఇది http ప్రోటోకాల్లో ఒక భాగం ఇది ఈ కుకీను తనిఖీ చేసినందుకు ప్రామాణీకరించబడిన వ్యక్తిగా లాగిన్ అయ్యాడు కాబట్టి కుకీలు పెద్ద సౌలభ్యం మరియు అవి వెబ్ అనువర్తనాలలో చాలా ముఖ్యమైన అంశం కాబట్టి వాటిని శాశ్వతంగా లేదా పరిమిత కాలానికి నిల్వ చేయవచ్చు తరువాత మొదటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సర్వ్లెట్ చాలా చిన్న సర్వర్ ఇది కొన్ని పనులు చేయగల జావా అప్లికేషన్ను ఇస్తుంది మరియు ఆ థ్రెడ్లో ఈ సర్వ్లెట్ నడుస్తుంది మరియు అభ్యర్థన సర్వీస్ అయిన తర్వాత థ్రెడ్ మూసివేయబడుతుంది కాబట్టి ఇది సాధారణ సర్వర్ సర్వ్లెట్ వ్యూ మీరు సృష్టించిన సర్వ్లెట్లో వాస్తవానికి అభ్యర్థించిన దాన్ని సృష్టిస్తున్నట్లు అంటే మీరు కోరుకునే HTML ప్రతిస్పందన ఇది చూపిస్తుంది కాబట్టి మీరు దాని ద్వారా చదవగలిగే విభిన్న వివరాలు ఉన్నాయి ఇది సాధారణ సర్వ్లెట్ కోడ్ ను నిర్వహిస్తాయి ఒక పరస్పర చర్య ద్వారా నన్ను గుర్తించడం కొనసాగించవచ్చు మరియు సెషన్ ఆన్కు మద్దతు కలిగి ఉండటం చాలా ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటి కాబట్టి మీరు తప్పక పేరును విన్నారు కానీ అనేక ఇతర సర్వర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు సర్వ్లెట్తో పాటు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ నేరుగా ఉపయోగించవచ్చు కాబట్టి మనము హోస్ట్ లాంగ్వేజ్ గా నా పూర్తి HTML ను చాలా సులభంగా పొందడం కొనసాగిస్తున్నారు ఈ రకమైన యంత్రాంగం చాలా సులభం ఎందుకంటే HTML ను సృష్టించడం మరియు పూరించడం చాలా సులభం కాబట్టి నా మెయిల్ Gmail సేవకు లాగిన్ అవ్వమని నేను అడిగినట్లయితే నేను ఇన్పుట్ ఇస్తాను నా యూసర్ నేమ్ JSP మరియు PHP అత్యంత ప్రాచుర్యం పొందినవి ఒక సాధారణ JSP ఎలా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి HTML లాగా ఉందని మీరు చూడవచ్చు కానీ దానిలో మీకు జావా కోడ్లో కొంత భాగం ఉంటుంది ప్రతిస్పందన వచ్చినప్పుడు బాడీ స్థాన భర్తీ అవుతుంది ఇక్కడ ప్రతిస్పందన హలో వరల్డ్ చేస్తోంది కాబట్టి ఇది అమలు చేయబడినప్పుడుదాని ఫలితం ఇక్కడ HTML లో బాడీ ని స్థాన భర్తీ చేస్తుంది మరియు HTML లో ఫలితం ఉత్పత్తి అవుతుంది స్క్రిప్టింగ్ యొక్క మరొక విధానం ఉంది దీనిని PHP అని కూడా పిలుస్తారు అదేవిధంగా మీరు ఒక క్లయింట్ సైడ్ ఇస్తుంది కాబట్టి ఒక ధ్రువీకరణ ఉంది బ్రౌజర్లోని క్లయింట్ సైడు చాలా చిన్న స్క్రిప్ట్లు ఉన్నాయి ఇవి చాలా సాధారణంగా అమలు చేయగల జావా స్క్రిప్ట్ ఇది చాలా భిన్నమైన ప్రామాణీకరణ చేయగలదు ఇది డేటాబేస్లోని డేటాను యాక్సెస్ చేయకుండా సాధ్యమవుతుంది మీరు ఉదాహరణకు బ్రౌజర్లో ఉన్న క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఆధారంగా ఒక మెయిల్ డేటాను ధృవీకరించలేరు కానీ మీరు చెల్లుబాటు అయ్యే డేటా ఫారమ్లు డేటా పరిధి మరియు వంటి చిన్న విషయాలను ధృవీకరించవచ్చు మరియు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు అలా చేయలేకపోతే మీకు కావలసిందల్లా మీరు ఆ తప్పు నెల 14 ను బ్యాకెండ్ సర్వర్కు పంపించి ఎర్రర్ వచ్చాక మీరు తిరిగి వచ్చి దాన్ని సరిదిద్దుకోవాలి కానీ మీరు దీన్ని స్థానికంగా బ్రౌజర్లోనే చేయవచ్చు కాబట్టి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్కు చాలా విలువ ఉంది కానీ మీరు క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ చేస్తుంటే భద్రతా సమస్యలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు బ్రౌజర్లో ఉన్న క్లయింట్ వైపు పనులు చేస్తుంటే మనము కూడా అనుకోకుండా హానికరమైన బ్రౌజర్ నడుస్తున్న యంత్రానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు తీసుకోవలసిన వివిధ రకాల జాగ్రత్తలు ఉన్నాయి క్లయింట్ సైడ్ కంప్యూటేషన్ ఇది ఫైల్ రాతలను మొదలైనవాటిని అనుమతిస్తుంది మరియు నేను చెప్పినట్లుగా జావా స్క్రిప్ట్ విస్తృతంగా ఉపయోగించబడింది మరియు ఇది ప్రదర్శించబడిన వెబ్ పేజీని సవరించగలదని నేను ఉదాహరణ ఇచ్చిన ఇన్పుట్ ప్రామాణికతను తనిఖీ చేయడానికి పని చేయవచ్చు ఇది డేటాను పొందటానికి వెబ్ సర్వర్తో కమ్యూనికేట్ చేయగలదు మరియు మీరు జావా స్క్రిప్ట్తో మరింత పరిచయం చేసుకోవాలి క్లయింట్ వైపు నమూనా విషయాలను లెక్కించడం చాలా శక్తివంతమైన విధానం అని నేను ఇచ్చిన ఉదాహరణ కాబట్టి మీరు చదవగలరు మరియు మీకు జావా తెలిస్తే మీరు జావా స్క్రిప్ట్ ని చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు మీరు దాని ద్వారా పొందవచ్చు అందువల్ల అలాంటి పనులు చేయడానికి బహుళ ఎంపికలు ఉన్నాయి కానీ JSP కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఇది చాలా సందర్భోచితంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది JSP కి ఆక్టివ్ సర్వర్ పేజీ ఎందుకంటే JSP తో ప్రదర్శించడం సులభం JSP కి HTML పేజీ యొక్క స్ట్రక్చర్ ఉన్నందున ప్యూర్ సర్వ్లెట్లో HTML యొక్క ప్రతి ట్యాగ్ను ముద్రించడానికి ప్రింట్ లైన్ ని ఉపయోగించాల్సి ఉంటుంది జావా స్క్రిప్ట్కు విరుద్ధంగా JSP ఖచ్చితంగా వేరే విషయం ఎందుకంటే జావా స్క్రిప్ట్ క్లయింట్ వైపు బ్రౌజర్లో నడుస్తుంది JSP సర్వర్ వైపు నడుస్తుంది మరియు ఖచ్చితంగా JSP స్టాటిక్ HTML తో పోల్చబడుతుంది ఎందుకంటే ఇది డైనమిక్ సమాచారాన్ని నిర్వహించగలదు కాబట్టి ఈ ప్రస్తుత మాడ్యూల్స్ పరంగా ఉన్న కోర్ నోషన్ అప్లికేషన్ డెవలప్మెంట్ యొక్క కోర్ టెక్నాలజీలను పరిశీలించాము